హాయ్ ఈ అధ్యాయం లో మనం మైక్రోవేవ్ ట్రాన్సిస్టర్ గురించి మాట్లాడుతాము కాబట్టి అధ్యాయము ఇప్పుడు ప్రారంభిద్దాం కాబట్టి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ట్రాన్సిస్టర్ ఒక ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్ ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలోని అనేక వాక్యూమ్ ట్యూబ్ లను భర్తీ చేసింది ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ కరెంట్ లేదా పవర్ లేదా వోల్టేజ్ ఇన్పుట్ కరెంట్ లేదా ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా నియంత్రించబడుతుంది ఇప్పుడు ట్రాన్సిస్టర్లను 2 వర్గాలుగా విభజించారు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మరియు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ విషయంలో ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ కరెంట్ ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ కరెంట్ ద్వారా నియంత్రించబడుతుంది ఈ ట్రాన్సిస్టర్లలో కరెంట్ కండక్షన్ 2 రకాల ఛార్జ్ క్యారియర్లు ఎలక్ట్రాన్లు మరియు హోల్స్ కారణంగా ఉంటుంది ఇప్పుడు ఛార్జ్ క్యారియర్ల రకాన్ని బట్టి అవి 2 వర్గాలుగా విభజించబడ్డాయి PNP మరియు NPN రకాలు PNP ట్రాన్సిస్టర్స్ విషయంలో హోల్స్ మెజారిటీ కారియర్స్ మరియు ఎలెక్ట్రాన్స్ మైనారిటీ కారియర్స్ అయితే NPN ట్రాన్సిస్టర్స్ విషయంలో ఎలెక్ట్రాన్స్ మెజారిటీ కారియర్స్ మరియు హోల్స్ మైనారిటీ కారియర్స్ ఇప్పుడు ట్రాన్సిస్టర్ యొక్క సర్వ సాధారణంగా ఉపయోగించే కాన్ఫిగరేషన్ కామన్ ఎమిటర్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లు అధిక బేస్ రెసిస్టెన్స్ కారణంగా అధిక ఫ్రీక్వెన్సీల వద్ద కావాల్సిన క్యారక్టరిస్టిక్స్ ను అందించవు మరియు ఇది ట్రాన్సిస్టర్ యొక్క ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ ని పరిమితం చేస్తుంది కాబట్టి బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ యొక్క కొత్త రకాన్ని ఉంది దీనిని హెటెరోజంక్షన్ బైపోలార్ ట్రాన్సిస్టర్ అంటారు ఇది ఎమిటర్ మరియు బేస్ జంక్షన్ ఏర్పడటానికి వేర్వేరు సెమీకండక్టర్ పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది మరియు తక్కువ బేస్ రెసిస్టెన్స్ ను అందిస్తుంది కాబట్టి అవి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధి వరకు పనిచేయగలవు ట్రాన్సిస్టర్ యొక్క తదుపరి రకాన్ని ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఇది యూనిపోలార్ డివైస్ అంటే ఈ ట్రాన్సిస్టర్లలో కరెంట్ కండెక్షన్ ఒకే రకమైన ఛార్జ్ క్యారియర్ల వల్ల ఉంటుంది అది ఎలక్ట్రాన్ లేదా హోల్స్ కావచ్చు ఈ ట్రాన్సిస్టర్లలోని అవుట్పుట్ కరెంట్ ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ ద్వారా నియంత్రించబడుతుంది ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లను ఛానెల్ గేట్తో ఎలా ఐసోలేట్ అయిందనే దానిపై ఆధారపడి వివిధ వర్గాలుగా విభజించబడింది జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ల విషయంలో రివర్స్ బయాస్ PN జంక్షన్ ఉపయోగించి ఛానెల్ నుండి గేట్ ఐసోలేట్ చేయబడుతుంది మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ల విషయంలో ఇన్సులేటింగ్ ఆక్సైడ్ లేయర్ ను ఉపయోగించి ఛానెల్ నుండి గేట్ ఐసోలేట్ చేయబడుతుంది కాబట్టి అందుకే వాటిని మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అంటారు సెమీకండక్టర్ యొక్క తదుపరి రకం మెటల్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఇందులో గేట్ సెమీకండక్టర్ ట్రాన్సిస్టర్ పైభాగంలో ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో రివర్స్ బయాస్ PN జంక్షన్ మెటల్ సెమీకండక్టర్ షాట్కీ రీజియన్ ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు అందుకే వాటిని మెటల్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తారు తదుపరి రకం ట్రాన్సిస్టర్ హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ గురించి మాట్లాడుతాము ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లన్నీ వాటి ఇంటర్నల్ కెపాసిటెన్స్ వలన అధిక ఫ్రీక్వెన్సీలో కావాల్సిన క్యారక్టరిస్టిక్స్ అందించవు కాబట్టి హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్లు తయారు చేయబడ్డాయి అవి హెటెరో స్ట్రక్చర్స్ మరియు అవి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీల వరకు పనిచేయగలవు అవి ఈ ట్రాన్సిస్టర్లపై మెరుగైన పనితీరును అందిస్తాయి అప్పుడు ఈ ట్రాన్సిస్టర్లను చర్చించిన తరువాత మేము కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ డిజైన్ యొక్క ఉదాహరణను తీసుకుంటాము మరియు వివిధ పారామితులు యాంప్లిఫైయర్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం అప్పుడు మేము మైక్రోవేవ్ ట్రాన్సిస్టర్ల అప్లికేషన్ గురించి మాట్లాడుతాము కాబట్టి బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ 3 టెర్మినల్ డివైస్ ఇవి రెండు రకాలు PNP రకం మరియు NPN రకం PNP ట్రాన్సిస్టర్ల విషయంలో n టైప్ లేయర్ రెండు p టైప్స్ లేయర్ ల మధ్య శాండ్విచ్ లా ఉంటుంది అయినప్పటికీ NPN ట్రాన్సిస్టర్ విషయంలో p టైప్ లేయర్ రెండు n టైప్స్ లేయర్ ల మధ్య శాండ్విచ్ లా ఉంటుంది ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లు 3 ప్రాంతాలుగా విభజించబడ్డాయి ఎమిటర్ బేస్ మరియు కలెక్టర్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ యొక్క ఒక వైపున ఉన్న బయటి రీజియన్ ఛార్జ్ క్యారియర్లను కలెక్టర్లోకి ఇంజెక్ట్ చేయడం ఎమిటర్ యొక్క పని కాబట్టి ఎమిటర్ క్యారియర్లను ఇంజెక్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి అవి అధిక మోతాదులో ఉండాలి తదుపరి రకం రీజియన్ బేస్ రీజియన్ ఈ ఛార్జ్ క్యారియర్లను కలెక్టర్లోకి పంపించడం బేస్ రీజియన్ యొక్క పని కాబట్టి ఇది తేలికగా డోప్ చేయబడాలి మరియు అవి చాలా సన్నగా ఉంటాయి మరియు కలెక్టర్ రీజియన్ యొక్క పని ఛార్జ్ క్యారియర్లను సేకరించడం కాబట్టి వాటికి సాపేక్షంగా ఎక్కువ స్థలం ఉండాలి ఈ జ్యామితిలో చూపిన విధంగా అవి ట్రాన్సిస్టర్కు అవతలి వైపు ఉంటాయి ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ను సర్క్యూట్లో ఉపయోగించాలంటే అవి ఈ సింబల్స్ ద్వారా సూచించబడతాయి ఇక్కడ యారో కరెంట్ ఫ్లో యొక్క దిశను సూచిస్తుంది కాబట్టి సాధారణంగా కరెంట్ p టైప్ రీజియన్ నుండి n టైప్ రీజియన్ కి ప్రవహిస్తుంది కాబట్టి PNP ట్రాన్సిస్టర్ల విషయంలో కరెంట్ ఎమిటర్ నుండి బేస్ వరకు ప్రవహిస్తుంది ఏదేమైనా NPN ట్రాన్సిస్టర్ లో కరెంట్ బేస్ నుండి ఎమిటర్ కి ప్రవహిస్తుంది ఇప్పుడు ఈ రీజియన్స్ 2 రకాల జంక్షన్లను ఏర్పరుస్తాయి ఒక జంక్షన్ ఎమిటర్ మరియు బేస్ రీజియన్ మధ్య ఏర్పడుతుంది మరియు మరొక జంక్షన్ కలెక్టర్ మరియు బేస్ రీజియన్ మధ్య ఏర్పడుతుంది ఈ జంక్షన్ను ఎమిటర్ బేస్ జంక్షన్ అని ఈ జంక్షన్ను కలెక్టర్ బేస్ జంక్షన్ అని అంటారు ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ DC ని ఉపయోగించి బయాసింగ్ తో ఉంటే దీనిని ట్రాన్సిస్టర్ యొక్క బయాసింగ్ అంటారు అప్పటి నుండి 2 రకాల జంక్షన్లు ఎమిటర్ బేస్ జంక్షన్ మరియు కలెక్టర్ బేస్ జంక్షన్ ఉన్నాయని మాకు తెలుసు ఇప్పుడు ఈ జంక్షన్లు బయాసింగ్ తో ఉంటే అవి ఫార్వర్డ్ బయాస్ లేదా రివర్స్ బయాస్ లో బయాసింగ్ అవుతాయి ఇప్పుడు వాటిని బట్టి అవి 4 రీజియన్స్ గా బయాసింగ్ అవుతాయి వాటిని యాక్టివ్ రీజియన్ సాచురేషన్ రీజియన్ కట్ ఆఫ్ రీజియన్ మరియు ఇన్వర్టెడ్ రీజియన్ అని పిలుస్తారు యాక్టివ్ రీజియన్లో ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ మరియు కలెక్టర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్ లో ఉంటుంది ఈ రీజియన్ లో అవుట్పుట్ కరెంట్ ఇన్పుట్ కరెంట్ మీద ఆధారపడి ఉంటుంది మరియు ఇది ఇన్పుట్ కరెంట్ ద్వారా నియంత్రించబడుతుంది ఈ రీజియన్ లో ట్రాన్సిస్టర్ను యాంప్లిఫైయర్గా ఉపయోగిస్తారు తదుపరి రీజియన్ శ్యాచురేషన్ రీజియన్ ఈ రీజియన్ లో ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ మరియు కలెక్టర్ బేస్ జంక్షన్ కూడా ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఈ రీజియన్ లో అవుట్పుట్ కరెంట్ ఇన్పుట్ కరెంట్ మీద ఆధారపడదు ఈ రీజియన్ లో ట్రాన్సిస్టర్ను క్లోజ్డ్ స్విచ్గా ఉపయోగిస్తారు తదుపరి రీజియన్ కట్ ఆఫ్ రీజియన్ ఈ రీజియన్ లో ఎమిటర్ బేస్ జంక్షన్ మరియు కలెక్టర్ బేస్ జంక్షన్ రెండూ రివర్స్ బయాస్డ్ గా ఉంటుంది కాబట్టి ఎమిటర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్ ఇది క్యారియర్లను ఇంజెక్ట్ చేయదు కాబట్టి కరెంట్ ఉండదు కాబట్టి ఈ రీజియన్ లో ఈ ట్రాన్సిస్టర్ ఓపెన్ స్విచ్ లాగా పనిచేస్తుంది తదుపరి రీజియన్ ఇన్వర్టెడ్ రీజియన్ ఈ రీజియన్ లో ఎమిటర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్ మరియు కలెక్టర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ కాబట్టి ఇది ఎటువంటి ఛార్జ్ క్యారియర్లను ఇంజెక్ట్ చేయదు ఈ రీజియన్ లో కూడా కరెంట్ 0 కానీ ఈ కారణం డిజైనర్లకు ఏమాత్రం ఉపయోగపడదు ఇప్పుడు ట్రాన్సిస్టర్ యొక్క పని సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ట్రాన్సిస్టర్ను యాక్టివ్ రీజియన్ లో కనెక్ట్ చేద్దాం అంటే ఎమిటర్ బేస్డ్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్డ్ గా ఉండాలి మరియు కలెక్టర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్డ్ గా ఉండాలి ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ గా ఉన్నప్పుడు ఎమిటర్ ఎలక్ట్రాన్లను బేస్ లోకి పంపిస్తుంది ఇది ఎమిటర్ కరెంట్ ని కలిగి ఉంటుంది కొన్ని హోల్స్ బేస్ నుండి ఎమిటర్ కి వెళతాయి కాబట్టి మెజారిటీ క్యారియర్లు ఎలక్ట్రాన్లు కొన్ని శాతం మాత్రమే ఉంటుంది బేస్ నుండి ఎమిటర్ కి వెళ్ళే హోల్స్ వల్ల 0 5 శాతం కరెంట్ ఉంటుంది ఈ ఎలక్ట్రాన్లు బేస్ రీజియన్ కి చేరుకున్నప్పుడు అవి బేస్ రీజియన్ యొక్క హోల్స్ తో కలపడానికి ప్రయత్నిస్తాయి బేస్ సాపేక్షంగా సన్నగా ఉన్నందున కొన్ని ఎలక్ట్రాన్లు మాత్రమే హోల్స్ తో కలిసిపోతాయి మరియు అది బేస్ కరెంట్ను కలిగి ఉంటుంది మిగిలిన ఎలక్ట్రాన్ కలెక్టర్కు వెళ్తాయి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లు కలెక్టర్ చేత సేకరించబడతాయి మరియు ఇది కలెక్టర్ కరెంట్ అవుతుంది కలెక్టర్ కరెంట్ యొక్క మరో భాగం ఉంటుంది ఇది కలెక్టర్ నుండి బేస్ వరకు వెళ్ళే హోల్స్ కారణంగా ఉంటుంది దీనిని రివర్స్ శ్యాచురేషన్ కరెంట్ అంటారు కాబట్టి ఈ సందర్భంలో ఎమిటర్ కరెంట్ బేస్ కరెంట్ మరియు కలెక్టర్ కరెంట్ యొక్క సమ్మేషన్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ట్రాన్సిస్టర్ 3 టెర్మినల్ డివైస్ ఇప్పుడు మీరు 1 టెర్మినల్ను గ్రౌండ్ చేస్తే లేదా మీరు దానిని కామన్ టెర్మినల్ చేస్తే అప్పుడు దీనిని 2 టెర్మినల్ డివైస్ లేదా 2 పోర్ట్ డివైస్ గా రియలైజ్ చేయవచ్చు కాబట్టి ఏ రకమైన టెర్మినల్ కామన్ లేదా గ్రౌన్దేడ్ అనే టైపు ని బట్టి అవి 3 కాన్ఫిగరేషన్లుగా విభజించబడ్డాయి బేస్ టెర్మినల్ కామన్ అయితే దీనిని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటారు అలాంటప్పుడు కలెక్టర్ కరెంట్ అవుట్పుట్ కరెంట్ మరియు ఇన్పుట్ కరెంట్ ఎమిటర్ కరెంట్ అవుతుంది ఎమిటర్ టెర్మినల్ గ్రౌండ్ అయినప్పుడు లేదా కామన్ అయినప్పుడుఇన్పుట్ బేస్ కు ఇవ్వబడుతుంది మరియు కలెక్టర్ టెర్మినల్ వద్ద అవుట్పుట్ కొలుస్తారు దీనిని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటారు మరియు మూడవ రకం కాన్ఫిగరేషన్ కామన్ కలెక్టర్ ఎక్కడ తయారవుతుందో అక్కడ ఇన్పుట్ బేస్ కు ఇవ్వబడుతుంది మరియు అవుట్పుట్ ఎమిటర్ టెర్మినల్ వద్ద కొలుస్తారు కాబట్టి దీనిని కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అంటారు ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్లలో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ దాని యొక్క కావాల్సిన క్యారక్టరిస్టిక్స్ కారణంగా విస్తృతంగా ఉపయోగించబడే కాన్ఫిగరేషన్ ఇది అత్యధిక వోల్టేజ్ గెయిన్ మరియు అత్యధిక పవర్ గెయిన్ ను అందిస్తుంది ఇప్పుడు ఎమిటర్ కాన్ఫిగరేషన్ విషయంలో కలెక్టర్ కరెంట్ ఈ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది IC IB ICO ఇక్కడ ICO అనేది రివర్స్ శ్యాచురేషన్ కరెంట్ ఇక్కడ మీరు ఈ బీటా IB మరియు ICO ని చూస్తే అవి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు ఉష్ణోగ్రతను పెంచినప్పుడు అవి మారుతూ ఉంటాయి కాబట్టి ఇది కలెక్టర్ కరెంట్ను పెంచే అవకాశాలు ఉన్నాయి మరియు కలెక్టర్ కరెంట్ పెరుగుదల కారణంగా ట్రాన్సిస్టర్ బ్రేక్డౌన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్టెబిలైజెషన్ అవసరం ఉంది కాబట్టి వివిధ స్టెబిలైజెషన్ సర్క్యూట్లు సూచించబడ్డాయి వీటి కోసం మీరు లిటరేచర్ ను చూడవచ్చు బయాసింగ్ సర్క్యూట్లలో వోల్టేజ్ డివైడర్ బయాసింగ్ సర్క్యూట్ అత్యంత కామన్ బయాసింగ్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ డివైడర్ బయాస్ సర్క్యూట్కు సంబంధించిన సర్క్యూట్ ఇక్కడ ఉంది ఈ కాన్ఫిగరేషన్ ఉష్ణోగ్రతతో మారుతున్న పరామితి నుండి IC ని ఇండిపెండెంట్ చేస్తుంది కాబట్టి ఆ సందర్భంలో ఉష్ణోగ్రత పెరుగుదలతో రివర్స్ శ్యాచురేషన్ కరెంట్ పెరిగితే బేస్ కరెంట్ తగ్గుతుంది కాబట్టి IC స్థిరంగా ఉంటుంది ఈ సందర్భంలో మీరు చూస్తే IC RL చే ఇవ్వబడుతుంది కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది ఇప్పుడు మీరు IC యొక్క వైవిధ్యం అయిన ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క అవుట్పుట్ క్యారక్టరిస్టిక్స్ ను గీయడానికి ప్రయత్నిస్తే VCE కి సంబంధించి స్థిరమైన బేస్ కరెంట్ కోసం మీరు ఇలాంటి క్యారక్టరిస్టిక్స్ కర్వ్ ను చూస్తారు ఇక్కడ ఈ కారణం కటాఫ్ రీజియన్ ని సూచిస్తుంది మరియు ఈ రీజియన్ శ్యాచురేషన్ రీజియన్ ని సూచిస్తుంది ఇప్పుడు మీరు VCE 0 విధంగా ఒక బిందువును ఎంచుకుంటే మీరు VCE 0 ను ఉంచితే ఇక్కడ మీకు IC VCC RL లభిస్తుంది ఇది ట్రాన్సిస్టర్లో అనుమతించదగిన గరిష్ట కలెక్టర్ కరెంట్ అవుతుంది ఇప్పుడు మీరు IC 0 చేయడం ద్వారా మరొక పాయింట్ ఎంచుకుంటే మీరు IC 0 ఉంచినట్లయితే మీకు VCE VCC లభిస్తుంది కాబట్టి అది ఇక్కడ సూచించబడుతుంది ఇప్పుడు మీరు ఈ పాయింట్లను ఉపయోగించి ఒక లైన్ ను గీయడానికి ప్రయత్నిస్తే మీకు ఇలాంటి లైన్ వస్తుంది మరియు ఈ లైన్ ని DC లోడ్ లైన్ అంటారు ఈ లైన్ ఏ బిందువును నిర్ణయిస్తుంది యాంప్లిఫైయర్ రీజియన్ లో లేదా యాక్టీవ్ రీజియన్ లో పనిచేయడానికి ఎంచుకోవాలి ఇప్పుడువివిధ IB లకు అనుగుణమైన ఏదైనా పాయింట్ను ఈ ప్రత్యేక రీజియన్ లో మీరు ఎంచుకోగలరని మీరు చూస్తే మీరు ఇక్కడ ఆపరేటింగ్ పాయింట్ను ఎంచుకుంటే కొన్ని లోపాలు ఉన్నాయి అవుట్పుట్ సిగ్నల్ అప్పర్ సైకిల్ క్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీరు ఇక్కడ ఎక్కడో రెండవ పాయింట్ ను ఎంచుకుంటే మరియు మీరు విస్తరించిన అవుట్పుట్ సిగ్నల్ను గీయడానికి ప్రయత్నిస్తే ఈ అవుట్పుట్ సిగ్నల్ యొక్క లోయర్ సైకిల్ క్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిస్టార్షన్ ఉంటుంది కాబట్టియాంప్లిఫైడ్ అవుట్పుట్ సిగ్నల్ డిస్టార్షన్ లేకుండా పాయింట్ ను ఎన్నుకోవాలి కాబట్టి డిస్టార్షన్ లేకుండా గరిష్ట అవుట్పుట్ సిగ్నల్ ఉండేలా మీరు DC లోడ్ లైన్ యొక్క సెంటర్ పాయింట్ను ఎంచుకోవాలని సూచించారు కాబట్టి ఈ DC లోడ్ లైన్ యొక్క సెంటర్ పాయింట్ VCC 2RL మరియు 1 బై 2VCC అవుతుంది కాబట్టిఈ విధంగా ఆపరేటింగ్ పాయింట్ను ఎంచుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ ట్రాన్సిస్టర్లు అధిక ఫ్రీక్వెన్సీ ల వద్ద సరిగ్గా పనిచేయవు ఎందుకంటే వాటి ట్రాన్సిస్టర్లు అధిక ఫ్రీక్వెన్సీలో అధిక బేస్ రెసిస్టెన్స్ ను అందిస్తాయి కాబట్టి ఈ ట్రాన్సిస్టర్ల ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి కాబట్టి ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ ట్రాన్సిస్టర్ యొక్క గెయిన్ 1 కి పడిపోయే ఫ్రీక్వెన్సీ ని సూచిస్తుంది ఇప్పుడు ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ ని పెంచడానికి బేస్ రెసిస్టెన్స్ ను తగ్గించాలి కాబట్టి దీనిని హెటెరో జంక్షన్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అని పిలుస్తారు ఈ ట్రాన్సిస్టర్లో ఎమిటర్ మరియు బేస్ రీజియన్ వేర్వేరు సెమీకండక్టర్ మెటీరియల్స్ ద్వారా డోప్ చేయబడతాయి మరియు హెవీలీ డోప్డ్ బేస్ రీజియన్ ని ఉపయోగించడం ద్వారా ఈ ట్రాన్సిస్టర్ల యొక్క బేస్ రెసిస్టెన్స్ ను తగ్గించవచ్చు కాబట్టి అవి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధి వరకు పనిచేయగలవు కాబట్టి ఎమిటర్ మరియు బేస్ రీజియన్స్ వేర్వేరు రకాల మెటీరియల్స్ ను ఉపయోగించి తయారు చేయబడినట్లు ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లు ఇతర బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ల కంటే మెరుగైన పనితీరును అందిస్తాయి ఈ ట్రాన్సిస్టర్లలో ఉపయోగించే మెటీరియల్ టైప్ వల్ల అవి తక్కువ ట్రాన్సిషన్ టైమ్ ను అందిస్తాయి ఇవి గాలియం ఆర్సెనైడ్ వంటివి మరియు అవి హై మొబిలిటీ ను కలిగి ఉంటాయి అదేవిధంగా ఎమిటర్ రీజియన్ యొక్క తక్కువ డోపింగ్ కారణంగా అవి ఎమిటర్ కెపాసిటెన్స్కు లో పాస్ ను అందిస్తాయి అదేవిధంగా అవి అధిక ట్రాన్స్కండక్టెన్స్ మరియు అవుట్పుట్ రెసిస్టెన్స్ ను అందిస్తాయి అవి కూడా అధిక గెయిన్స్ ను అందిస్తాయి మరియు అవి అధిక పవర్ ని నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ఈ రకమైన ట్రాన్సిస్టర్లకు బ్రేక్డౌన్ వోల్టేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వివిధ రకాల సెమీకండక్టర్ మెటీరియల్స్ అభివృద్ధి మరియు తయారీ ప్రక్రియలో మెరుగుదల కారణంగా ఈ రకమైన హెటెరోజక్షన్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లలో పురోగతి ఉంది ఇటీవల సిలికాన్ జెర్మేనియం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హెట్రోజంక్షన్ ట్రాన్సిస్టర్ తయారు చేయబడింది మరియు ట్రాన్సిస్టర్లు ఈ గ్రూప్ 3 మరియు గ్రూప్ 5 మెటీరియల్స్ సహాయంతో అందించే విధంగా అవి ఇలాంటి DC RF సామర్థ్యాన్ని అందిస్తాయి అయితే అవి తక్కువ ఖర్చుతో తయారు చేయబడతాయి మరియు తయారీ విధానం తక్కువ సంక్లిష్టం గా ఉంటుంది ఇప్పటి వరకు మేము బైపోలార్ ట్రాన్సిస్టర్ యొక్క ఆపరేషన్ గురించి చర్చించాము కాబట్టి ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న RF ట్రాన్సిస్టర్ యొక్క ఉదాహరణ ఇక్కడ ఉంది దాని పేరు BFP520 ఇది అధిక గెయిన్ మరియు తక్కువ నాయిస్ ని అందిస్తుంది మరియు ఈ ట్రాన్సిస్టర్ యొక్క ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ 45 GHz కాబట్టి ఇది చాలా మంచిది ఇప్పుడునేను చెప్పినట్లు ఈ ట్రాన్సిస్టర్ల పనితీరు ఉష్ణోగ్రత తో క్షీణిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఉష్ణోగ్రత కి సంబంధించి పవర్ యొక్క వైవిధ్యాన్ని చూపించాను ఇది 125 mW నుండి 1000 C వరకు అందిస్తుంది మరియు ఈ ట్రాన్సిస్టర్ యొక్క ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీ VCE 2V కి 45 GHz అవుతుంది ఇక్కడ రివర్స్ వోల్టేజ్ మరియు ఫార్వర్డ్ వోల్టేజ్ మరియు ఈ ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ కరెంట్ వంటి కొన్ని ఇతర వివరాలను కూడా నేను లిస్ట్ చేసాను కాబట్టి ఇది సుమారు 20 dB యొక్క మంచి గెయిన్ ను అందిస్తుంది ఇప్పటి వరకు మేము బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ల గురించి చర్చించాము కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లు మైనారిటీ క్యారియర్ ప్రభావం తో సమస్యలు కలిగి ఉన్నాయి తదుపరి రకం ట్రాన్సిస్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అవి యూనిపోలార్ డివైస్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో కరెంట్ కండక్షన్ ఒక రకమైన ఛార్జ్ క్యారియర్ల వల్ల మాత్రమే ఉంటుంది ఇది ఛానెల్ రకాన్ని బట్టి ఎలక్ట్రాన్ లేదా హోల్స్ కావచ్చు కాబట్టి n టైప్ ఛానల్ విషయంలో ఛార్జ్ క్యారియర్లు ఎలక్ట్రాన్ మరియు p టైప్ ఛానల్ ఛార్జ్ క్యారియర్లు హోల్స్ అవుతాయి ఇప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీ లో సాధారణంగా ఉపయోగించే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ లో ఒకటి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కాబట్టి జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ విషయంలోని స్ట్రక్చర్ ఇక్కడ చూపబడింది రెండు p టైప్స్ తేలికగా డోప్ చేయబడిన రీజియన్స్ n టైప్ ఛానెల్గా వ్యాప్తి చెందుతాయి మరియు తరువాత ఈ టెర్మినల్స్ వద్ద ఒక మెటాలిక్ టెర్మినల్ జమ చేయబడుతుంది దీనిని గేట్ అని పిలుస్తారు మరియు ఒమిక్ కాంటాక్స్ ను ఉపయోగించి మరో రెండు మెటాలిక్ టెర్మినల్స్ ఉన్నాయి వాటిని సోర్స్ మరియు డ్రెయిన్ అని పిలుస్తారు ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ చూస్తేమీరు గేట్ మరియు సోర్స్ టెర్మినల్ మధ్య ఏదైనా బయాస్ వోల్టేజ్ను అప్లై చేసే దానిని ఇన్పుట్ టెర్మినల్ అని పిలుస్తారు అప్పుడు తక్కువ డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ సోర్స్ నుండి డ్రైన్ కు వెళ్ళడానికి మార్గం ఉంటుంది కాబట్టి VDS చాలా తక్కువగా ఉన్నప్పుడు గరిష్ట కరెంట్ ప్రవహిస్తుంది మరియు మీరు VDS విలువను పెంచుకుంటే అది మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు మీరు ఈ జంక్షన్ VGS వద్ద రివర్స్ బయాస్ వోల్టేజ్ను వర్తింపజేస్తే అంటే గేట్ టెర్మినల్ వద్ద నెగెటివ్ వోల్టేజ్ అప్లై చేస్తే డిప్లిషన్ రీజియన్ పెరుగుతుంది ఇప్పుడు మీరు ఈ రివర్స్ బయాస్ వోల్టేజ్ను మరింత పెంచుకుంటే ఈ 2 రీజియన్స్ ఒకదానికొకటి తాకే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ల ప్రవాహానికి ఎటువంటి మార్గం ఉండదు కాబట్టి కరెంట్ ఉండదు మరియు కరెంట్ 0 కి తగ్గుతుంది కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లో కరెంట్ ఉంటుంది ఆ కరెంట్ ఈ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడినది IDIDSS1 VGSVP2 ఇక్కడ VP పించ్ ఆఫ్ వోల్టేజ్ కాబట్టి ఈ డిప్లిషన్ రీజియన్ ఒకదానికొకటి తాకినప్పుడు ఈ పరిస్థితిని పిన్చ్ ఆఫ్ పరిస్థితి అని పిలుస్తారు మరియు ఆ నిర్దిష్ట సమయంలో ఉన్న VGS వోల్టేజ్ ను పిన్చ్ ఆఫ్ వోల్టేజ్ అని పిలుస్తారు మరియు గేట్ నుండి సోర్స్ జంక్షన్ వెంట VGS రివర్స్ బయాస్ వోల్టేజ్ సోర్స్ అవుతుంది మరియు రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు IDSS గరిష్ట కరెంట్ అవుతుంది మరో పదం ట్రాన్స్కండక్టెన్స్ ఉంది కాబట్టి ట్రాన్స్కండక్టెన్స్ అనేది VDS స్థిరంగా ఉన్నప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ VGS యొక్క మార్పుకు సంబంధించిన అవుట్పుట్ కరెంట్ ID మార్పు యొక్క కొలత ఇప్పుడు మీరు ఈ ట్రాన్సిస్టర్ యొక్క అవుట్పుట్ క్యారక్టరిస్టిక్స్ ను గీయడానికి ప్రయత్నిస్తే అంటేడ్రైన్ నుండి సోర్స్ వోల్టేజ్కు సంబంధించి ID యొక్క వైవిధ్యం వలన ఈ విధమైన కర్వ్ వస్తుంది ఇక్కడ ఇది పించ్ ఆఫ్ రీజియన్ని సూచిస్తుంది మరియు ఈ రీజియన్ ఒమిక్ రీజియన్ ని సూచిస్తుంది ఈ రీజియన్ లో కరెంట్ ఫ్లో ఉండదు ఏదేమైనా ఈ రీజియన్ లో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ వోల్టేజ్ కంట్రోల్డ్ రెసిస్టర్ లాగా పనిచేస్తుంది మరియు ఈ రీజియన్ శ్యాచురేషన్ రీజియన్ ఈ రీజియన్ లో అవుట్పుట్ వోల్టేజ్ యొక్క వైవిధ్యం నుండి డ్రైన్ కరెంట్ స్వతంత్రంగా ఉంటుంది మరియు ఈ FET ను యాంప్లిఫికేషన్ ప్రయోజనం కోసం ఉపయోగించాల్సి ఉంటే యాంప్లిఫైయర్ ఈ రీజియన్ లో పనిచేయాలి తదుపరి రకం ట్రాన్సిస్టర్ మెటల్ ఆక్సైడ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈ ట్రాన్సిస్టర్లో గేట్ ఛానల్ నుండి ఇన్సులేటింగ్ ఆక్సైడ్ లేయర్ ద్వారా వేరు చేయబడుతుంది సాధారణంగా ఇది సిలికాన్ ఆక్సైడ్ కాబట్టి సిలికాన్ ఆక్సైడ్ ఇన్సర్షన్ వల్ల ఇది చాలా ఎక్కువ గేట్ కెపాసిటెన్స్ను అందిస్తుంది మరియు ఈ ట్రాన్సిస్టర్ల యొక్క ఇంపెడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది దాదాపు మెగా ఓం వరకు ఉండవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ MOSFET లు 2 వర్గాలుగా విభజించబడ్డాయి ఒకటి డిప్లిషన్ MOSFET అని పిలువబడుతుంది మరియు మరొకటి ఎన్హాన్స్మెంట్ టైప్ MOSFET కాబట్టి డిప్లిషన్ టైప్ MOSFET లో సోర్స్ మరియు డ్రైన్ టెర్మినల్ మధ్య ఛానెల్ ఉంది కాబట్టి మీరు గేట్ మరియు సోర్స్ మధ్య ఎటువంటి బయాస్ వోల్టేజ్ను అప్లై చేయకపోతే కరెంట్ ఫ్లో ఉంటుంది కాబట్టి కరెంట్ ఫ్లో ఉంటుంది ఇప్పుడు మీరు నెగటివ్ బయాస్ వోల్టేజ్ను అప్లై చేస్తే అది ఈ ఛానెల్కు దూరంగా ఉన్న ఎలక్ట్రాన్లను రిపెల్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి కరెంట్ తగ్గుతుంది లేదా మీరు పాజిటివ్ బయాస్ వోల్టేజ్ను అప్లై చేస్తే అది ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుంది కాబట్టి కరెంట్ పెరుగుతుంది కాబట్టి డిప్లిషన్ టైప్ MOSFET జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ మాదిరిగానే ఉంటుంది తదుపరి టైప్ ట్రాన్సిస్టర్ ఎన్హాన్స్మెంట్ MOSFET దీనిలో ఛానెల్ డోపింగ్ చాలా తక్కువ లేదా అసలువుండదు అంటే ఛానెల్ ఆన్ డోప్డ్ చేయబడింది లేదా తక్కువగా డోప్ చేయబడింది కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ ఎన్హాన్స్మెంట్ టైప్ ట్రాన్సిస్టర్లను ఉపయోగించినప్పుడు కరెంట్ ఫ్లో ఉండదు కాబట్టి మీరు పాజిటివ్ బాయసింగ్ ను అప్లై చేస్తే ఆ సందర్భంలో అది ఎలక్ట్రాన్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది మరియు ఎలక్ట్రాన్లు ఈ రీజియన్ లో సేకరించబడుతాయి మరియు అవి ఒక ఛానెల్ను రూపొందించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి గేట్ టు సోర్స్ వోల్టేజ్ థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది డ్రైన్ మరియు సోర్స్ టెర్మినల్ మధ్య ఒక ఛానెల్ను ఏర్పరుస్తుంది మరియు కరెంట్ కండక్షన్ డ్రైన్ నుండి సోర్స్ వరకు జరుగుతుంది ఇప్పుడు మీరు వోల్టేజ్ను మరింత పెంచుతుంటే కరెంట్ పెరుగుతుంది అదేవిధంగా మీరు నెగటివ్ గేట్ వోల్టేజ్ తీసుకుంటే అది ఎలక్ట్రాన్ను రిపెల్ చేస్తుంది మరియు కరెంట్ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ల యొక్క అవుట్పుట్ క్యా రక్టరిస్టిక్స్ డ్రా చేయబడతాయి ఇక్కడ ఈ రీజియన్ కటాఫ్ రీజియన్ ని సూచిస్తుంది ఈ రీజియన్ లీనియర్ రీజియన్ లేదా ట్రైయోడ్ రీజియన్ ని సూచిస్తుంది మరియు ఇది శ్యాచురేషన్ రీజియన్ ఇది JFET రీజియన్ ని పోలి ఉంటుంది కాబట్టి ఈ రీజియన్ లో డ్రైన్ నుండి సోర్స్ వోల్టేజ్ VGS మరియు VT యొక్క వ్యత్యాసం కంటే తక్కువగా ఉండాలి ఏదేమైనా ఈ రీజియన్ లో డ్రైన్ నుండి సోర్స్ వోల్టేజ్ VGS మరియు VT యొక్క వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉండాలి మరియు ట్రాన్సిస్టర్ యాంప్లిఫికేషన్ కోసం ఈ రీజియన్ లో పనిచేయాలి ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ను సర్క్యూట్లో ఉపయోగించాలంటే అవి ఈ సింబల్ ద్వారా సూచించబడతాయి ఇక్కడ ఈ విరిగిన లైన్ ఈ రకమైన డివైస్ లో కరెంట్ ఫ్లో లేదని సూచిస్తుంది ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లు ట్రాన్సిస్టర్ల యొక్క ఇంటర్నల్ కెపాసిటెన్స్ కారణంగా అధిక ఫ్రీక్వెన్సీ ల వద్ద కావాల్సిన పనితీరును అందించవు కాబట్టి ఈ కెపాసిటెన్స్ తగ్గించాలి ప్రధాన కంపోనెంట్ గేట్ కెపాసిటెన్స్ వల్ల మరియు ట్రాన్సిస్టర్లోని ఆక్సైడ్ లేయర్ కారణంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ ఆక్సైడ్ లేయర్ ను కేవలం గేట్ సెమీకండక్టర్ జంక్షన్ ద్వారా భర్తీ చేస్తే ఆ రకమైన సెమీకండక్టర్ను మెటల్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటారు కాబట్టి ఇక్కడ గేట్ సెమీకండక్టర్ జంక్షన్ పైన ఉంచబడుతుంది ఇది MOSFET మరియు JFET మాదిరిగానే ప్రవర్తిస్తుంది సోర్స్ వోల్టేజ్కు నెగిటివ్ గేట్ను అప్లై చేయడం ద్వారా ఇది డిఫ్లేషన్ రీజియన్ ని ఏర్పరుస్తుంది మరియు ఇది కరెంట్ యొక్క ఫ్లో ని పరిమితం చేస్తుంది కాబట్టి కరెంట్ తగ్గుతుంది ఇప్పుడు మెటల్ సెమీకండక్టర్ రీజియన్ కారణంగా ఇది వేగంగా రికవరీ సమయాన్ని అందిస్తుంది కాబట్టి అవి సాపేక్షంగా వేగంగా ఉంటాయి మరియు అవి సాపేక్షంగా అధిక ఫ్రీక్వెన్సీ రేంజ్ వరకు ఆపరేటర్ చేయగలవు కాబట్టి ఇక్కడ గాలియం ఆర్సెనైడ్ ఆధారిత MESFET యొక్క నిర్మాణం ఉంది మరియు ఈ మెటీరియల్స్ యొక్క అధిక చైతన్యం కారణంగా ఇది ఇతర ట్రాన్సిస్టర్లపై మెరుగైన పనితీరును అందిస్తుంది కాబట్టి అవి ఇతర ట్రాన్సిస్టర్ల కంటే వివిధ మంచి క్యారక్టరిస్టిక్స్ ను అందిస్తాయి అవి హై ఎలక్ట్రాన్ మొబిలిటీ లో కెపాసిటెన్స్ లెవల్ అధిక ఇన్పుట్ ఇంపెడెన్స్ మరియు అవి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్స్ ను అందిస్తాయి మరియు ఈ ట్రాన్సిస్టర్లలో ఆక్సైడ్ ట్రాప్స్ ఉండవు అదేవిధంగా ఈ రకమైన జ్యామితిలో హై లెవల్ కంట్రోల్ ఉంది ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లోని క్లిష్టమైన పరామితిలో ఒకటి గేట్ పొడవు గేట్ పొడవు ను తగ్గించడం ద్వారా దాని గరిష్ట ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వైవిధ్యంగా ఉంటుంది కాబట్టి గేట్ పొడవు తక్కువగా ఉంటే గరిష్ట ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది మరియు ఆ సందర్భంలో గేట్ వెడల్పు తగ్గితే నాయిస్ పెరుగుతుంది మరియు గేట్ వెడల్పు ఎక్కువగా ఉంటే హై పవర్ అప్లికేషన్ కి ఇది మంచి ట్రాన్సిస్టర్ అవుతుంది ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ కి కూడా పనికిరావు కాబట్టి ఛానెల్లో మార్పులు చేయడం ద్వారా ట్రాన్సిస్టర్లో మెరుగుదల ఉంది కాబట్టి వాటిని హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్లు అంటారు అవి హెటెరో స్ట్రక్చర్ తో తయారు చేయబడ్డాయి ఈ ట్రాన్సిస్టర్లలో వివిధ రకాలైన మెటీరియల్స్ ను ఉపయోగించడం ద్వారా ఛానెల్ తయారు చేయబడుతుంది కాబట్టి ఇక్కడ హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్ యొక్క నిర్మాణం ఉంది అవి చాలా హై పవర్ డిసిపేషన్ సామర్ధ్యం మరియు గరిష్ట ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ మరియు మెస్ఫెట్ పై నాయిస్ పనితీరును అందిస్తాయి మరియు ఈ ట్రాన్సిస్టర్లలో ఎలక్ట్రాన్ యొక్క హై మొబిలిటీ కారణంగా ఈ మెరుగైన పనితీరు ఉంటుంది ఇప్పుడు MESFET మాదిరిగానే ఇక్కడ కూడా గేట్ పొడవు క్లిష్టమైన పారామితి మరియు ఇది గరిష్ట ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తుంది మరియు ఈ ట్రాన్సిస్టర్లలో ట్రాన్స్కండక్టెన్స్ నేరుగా గేట్ వెడల్పుకు ఇన్వర్స్లీ ప్రపోషనల్ లో ఉంటుంది మరియు దీనికి గేట్ పొడవు ఇన్వర్స్లీ ప్రపోషనల్ లో ఉంటుంది దీనిలో ఇంకొక క్లిష్టమైన పరామితి ఉంది ఇది అన్డోప్డ్ గాలియం ఆర్సెనైడ్ లేయర్ వెడల్పు మరియు n టైప్ డోప్ అల్యూమినియం గాలియం ఆర్సెనైడ్ వెడల్పు కాబట్టిఈ మైక్రోవేవ్ రీజియన్ వెడల్పు 0 02 మైక్రాన్ నుండి 0 3 మైక్రాన్ మధ్య ఉండాలి ఈ రీజియన్ లో వెడల్పు 5 నానోమీటర్ ఉండాలి ఇప్పుడు కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ యొక్క డిజైన్ ఉదాహరణ గురించి చర్చిస్తాము ఇప్పుడు దీనికి వెళ్ళే ముందు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లను బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్తో పోల్చండి కాబట్టి ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు తక్కువ రీజియన్ ని ఆక్రమించాయి కాబట్టి అవి IC రూపంలో విలీనం కావడానికి మరింత అనుకూలంగా ఉంటాయి మరియు మైనారిటీ క్యారియర్ ప్రభావంతో అవి సమస్యని కలిగి ఉంటాయి అదేవిధంగా అవి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్ కలిగి ఉంటాయి కాబట్టి అవి టెంపరేచర్ వ్యత్యాసాలతో సమస్యని కలిగి ఉంటాయి అందువల్ల ఈ డివైసెస్ థర్మల్ రన్ అవే పరిస్థితుల్లోకి వెళ్లవు మరియు ఈ ట్రాన్సిస్టర్ల ఇన్పుట్ ఇంపెడెన్స్ కూడా దాదాపుగా మెగా ఓం కంటే ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ విషయంలో ఇంపెడెన్స్ దాదాపు కిలో ఓం లో ఉంటుంది ఇప్పుడు మేము కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ యొక్క ఉదాహరణను తీసుకుంటాము వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ యొక్క ఉదాహరణ ఇది సప్లై వోల్టేజ్ 12 వోల్ట్ ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ను యాంప్లిఫైయర్గా పనిచేయడానికి ఆపరేటింగ్ పాయింట్ను ఎంచుకోవాలి కాబట్టి ఇక్కడ వోల్టేజ్ను ఎన్నుకోవాలి తద్వారా దాని విలువ 13 ఉండాలి మరియు అది ఈ రెసిస్టర్ల విలువపై ఆధారపడి ఉంటుంది కాబట్టి VBVCC3 4V IEVB VBERE4 0 73 3 1mA IBIEβ 1≅10A తీసుకుందాం ఇప్పుడు మీరు కలెక్టర్ నుండి ఎమిటర్ వోల్టేజ్ VCE లెక్కించడానికి ప్రయత్నిస్తే VCEVCC ICRC IERE 4 7V reVTIC25mV1mA 25 ఇప్పుడు ఈ నిర్దిష్ట కాన్ఫిగరేషన్ యొక్క అవుట్పుట్ మరియు ఇన్పుట్ ఇంపెడెన్స్ మరియు ఇతర పారామితులను లెక్కిద్దాం అవుట్పుట్ ఇంపెడెన్స్ను లెక్కించడానికి అన్ని వోల్టేజ్ సోర్సెస్ షార్ట్ సర్క్యూట్ చేయాలి మరియు కరెంట్ సోర్సెస్ అన్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి ఇప్పుడుమీరు షార్ట్ సర్క్యూట్ చేస్తే మీరు అవుట్పుట్ టెర్మినల్ వద్ద ఇంపిడెన్స్ ను చూడండి Rout RC 4 kΩ అని మీరు చూస్తారు ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ను లెక్కించడానికి ఇది ఈ చివరలో కనిపించే ఇంపెడెన్స్ అవుతుంది కాబట్టి ఇది R1 మరియు R2 ల పారలెల్ కలయిక మరియు ఆ ఇంపిడెన్స్ ఈ ట్రాన్సిస్టర్ ద్వారా చూస్తారు కాబట్టి ఇక్కడ నేను ఈ ట్రాన్సిస్టర్ యొక్క రీ మోడల్ను గీసాను కాబట్టి ఇన్పుట్ ఇంపిడెన్స్ R1 R2 మరియు βre యొక్క పారలెల్ కలయిక అవుతుంది కాబట్టిβre ట్రాన్సిస్టర్ కారణంగా కాబట్టి మీరు ఇక్కడ β మరియు re విలువల ను ఉంచినట్లయితే మీరు ఈ ప్రత్యేక వ్యక్తీకరణను పొందుతారు ఇక్కడ ఒక విషయం గమనించవలసి ఉంది ఈ కాన్ఫిగరేషన్లోవెళ్లే కరెంట్తో పోలిస్తే బేస్ కరెంట్ ఈ ప్రత్యేక దిశలో వెళ్లే కరెంట్ ఈ నిర్దిష్ట లూప్లో చాలా తక్కువగా ఉంటుందని భావించవచ్చు కాబట్టి ఈ లూప్లో కరెంట్ ఇవ్వబడుతుంది ఇప్పుడు ఈ మోడల్ వుపయోగించి మీరు వోల్టేజ్ గెయిన్ ను కనుక్కుంటేఆ వోల్టేజ్ గెయిన్ AvV0VSV0Vi ViVS IBRCRLre RinRinRSను సూచిస్తుంది Vo బై Vs మరియు దీనిని ఈ 2 వ్యక్తీకరణలలో మీరు బైఫర్కేట్ చేస్తే అంటే Vo బై Vi x Vi బై Vs కాబట్టి Vo దీని ద్వారా ఇవ్వబడుతుందని మాకు తెలుసు కాబట్టి ఇక్కడ Vo మైనస్ బీటా IB రెట్లు RC RL కి పారలెల్ గా ఉంటుంది మీరు Ro ని విస్మరించవచ్చు ఎందుకంటే ఈ Ro విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బీటా టైమ్స్ IB x RC || RL అవుతుంది మరియు ఇది Vi అవుతుంది కాబట్టి ఇది బీటా x IB x re అవుతుంది ఇప్పుడు మీరు IB మరియు బీటాను చూస్తారు అవి రద్దు చేయబడతాయి మరియు ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణల కోసం మీరు ఈ సమానమైన ఇంపిడెన్స్ను Rin తో సమానం చేస్తే Vi ఉంటుంది మరియు ఇక్కడ ఈ సోర్స్ వోల్టేజ్ అనుసంధానించబడి ఉంటుంది Vi వెంట వోల్టేజ్ RinRinRS చే ఇవ్వబడుతుంది ఈ సాధారణ వోల్టేజ్ డివైడర్ నియమాన్ని ఉపయోగించి కనుకుంటాం ఇప్పుడు మీరు ఈ వ్యక్తీకరణను సరళీకృతం చేయడానికి ప్రయత్నిస్తే మీకు ఈ విధంగా వోల్టేజ్ గెయిన్ లభిస్తుంది మరియు మీరు RC మరియు RL మరియు re యొక్క విలువను పెడితే మీరు ఈ వ్యక్తీకరణను పొందుతారు ఇప్పుడు ఇక్కడమైక్రోవేవ్ రీజియన్ కి సోర్స్ రెసిస్టెన్స్ 50Ω ఎందుకంటే అన్ని సోర్సెస్ 50Ω ఇంపిడెన్స్ కలిగి ఉంది ఇప్పుడు ఈ గెయిన్ ని నిర్ణయించే ఇతర పరామితి Rin ఉంది మరియు ఇది R1 మరియు R2 విలువపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు R1 మరియు R2 విలువ ఎలా ఉండాలి కాబట్టి ఇది 1 కన్నా తక్కువ ఉంటుందని మాకు తెలుసు కాబట్టి ఇది 1 కి దగ్గరగా ఉండాలి మరియు దాని కోసం మనం R1 మరియు R2 ను వీలైనంత ఎక్కువగా ఎంచుకోవాలి కాని నేను ఇక్కడ చెప్పినట్లుగా ఈ R1 మరియు R2 కూడా కరెంట్ ని పరిమితం చేస్తుంది కాబట్టి తదనుగుణం గా పాయింట్ ని ఎంచుకోవాలి కాబట్టిఇక్కడ 3 కేసులను తీసుకుందాం మొదటిది R1 మరియు R2 లు 1 kΩ మరియు 2 kΩ మరియు రెండవ కేస్ 10 kΩ మరియు 20 kΩమరియు మూడవది 100 kΩ మరియు 200 kΩ 5 k మొదటి కేస్ R1 1 kΩ R2 2 kΩ కోసం మీరు Rin ను కనుక్కుంటే అది 0 53 kΩ వస్తుంది మరియు మీరు ఈ విలువని ఈ వ్యక్తీకరణ లో ఉంచితే వోల్టేజ్ గెయిన్ విలువ 104 అవుతుంది కాబట్టి ఇది వోల్టేజ్ గెయిన్ ని గణనీయంగా తగ్గించింది ఇప్పుడు మీరు చూస్తే కరెంట్ విలువ 4 mA కాబట్టి బేస్ కరెంట్ 10µA ఎందుకంటే అది బేస్ కరెంట్ కంటే చాలా ఎక్కువగా ఉంది రెండవ సందర్భంలో R110k R220k Rin 1 82k వోల్టేజ్ గెయిన్ Av 114 RinRinRS 110 కాబట్టిఇది ఈ ప్రత్యేక కేస్ కన్నా మంచిది మరియు కరెంట్ I VccR1R2 0 కాబట్టి బేస్ కరెంట్ తో పోలిస్తే ఇది కూడా సాపేక్షంగా చాలా ఎక్కువ మరియు మూడవ కేసు R1 100 kΩ R2 200kΩ Rin2 41k మరియు వోల్టేజ్ గెయిన్ Av 114 కరెంట్ మీరు ఇక్కడ చూస్తే VccR1R2 40µA ఇది బేస్ కరెంట్ కంటే ఎక్కువ కాదు కాబట్టి ఈ కేసును పరిగణించలేము కాబట్టి ఈ సందర్భంలో అత్యంత తగిన ఎంపిక R1 10 kΩ మరియు R2 20 kΩ ఉంది కాబట్టి కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ల యొక్క విభిన్న పరిగణనలను దృష్టిలో ఉంచుకుని ఈ పారామితుల విలువను ఎన్నుకోవాలి ఇప్పుడు మేము ట్రాన్సిస్టర్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుతాము కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లను అటెన్యూయేటర్లు ఆర్ఎఫ్ సర్క్యూట్లు యాంప్లిఫైయర్లలో ఉపయోగించవచ్చు యాంప్లిఫైయర్లలో ట్రాన్సిస్టర్ల సహాయంతో మీరు లో పవర్ యాంప్లిఫైయర్ మీడియం గెయిన్ యాంప్లిఫైయర్లు హై పవర్ యాంప్లిఫైయర్లను తయారు చేయవచ్చు అదేవిధంగా మీరు ట్రాన్సిస్టర్ల సహాయంతో లో నాయిస్ యాంప్లిఫైయర్ను కూడా తయారు చేయవచ్చు మీరు ఆసిలేటర్లు మరియు మిక్సర్లను తయారు చేయవచ్చు కాబట్టి మునుపటి అధ్యాయంలో మీరు వేరియబుల్ అటెన్యూయేటర్ మరియు RF స్విచ్లలో ట్రాన్సిస్టర్ల వాడకాన్ని అధ్యయనం చేసారు మరియు రాబోయే అధ్యాయాయ లో యాంప్లిఫైయర్ ఆసిలేటర్లు మరియు ఇతర సర్క్యూట్లలో ఈ ట్రాన్సిస్టర్ వాడకాన్ని మీరు చూస్తారు ఇప్పుడు దీనిని ముగించడానికి మేము మైక్రోవేవ్ ట్రాన్సిస్టర్లతో ప్రారంభించాము మరియు ఇవి 2 రకాలు మేము బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్తో ప్రారంభించాము అప్పుడు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ల పరిమితులను చూశాము తక్కువ ఫ్రీక్వెన్సీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ యొక్క పరిమితులను అధిగమించడానికి హెటెరోజంక్షన్ బైపోలార్ ట్రాన్సిస్టర్లను ప్రవేశపెట్టారు ఇవి దాదాపు 100 GHz వరకు చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ వరకు పనిచేయగలవు అప్పుడు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అని పిలువబడే ఇతర రకం ట్రాన్సిస్టర్ను చూశాము ఆ తరువాత జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ మరియు మెటల్ ఆక్సైడ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అయిన తక్కువ ఫ్రీక్వెన్సీ ట్రాన్సిస్టర్లను చూశాము మరియు ఈ ట్రాన్సిస్టర్ల యొక్క అంతర్గత పారామితులు ఈ ట్రాన్సిస్టర్ల ఫ్రీక్వెన్సీని పరిమితం చేస్తాయని మేము చూశాము కాబట్టి ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడానికి మేము మెటల్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనే తదుపరి రకం ట్రాన్సిస్టర్ను అధ్యయనం చేసాము ఇక్కడ రివర్స్ బయాస్ PN జంక్షన్ లేదా ట్రాన్సిస్టర్ యొక్క ఆక్సైడ్ లేయర్ ను మెటల్ సెమీకండక్టర్ జంక్షన్ ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి అవి చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ వరకు పనిచేయగలవు మరియు అవి సాపేక్షంగా అధిక గెయిన్స్ ను అందిస్తాయి ఈ MESFET చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధి వరకు పనిచేయదు కాబట్టి హై ఎలక్ట్రాన్ మొబిలిటీ ట్రాన్సిస్టర్లు అని పిలువబడే తదుపరి రకం ట్రాన్సిస్టర్లను ప్రవేశపెట్టారు మరియు ఈ ట్రాన్సిస్టర్లలో ఛానెల్ వివిధ రకాల సెమీకండక్టర్ ఉపయోగించి తయారు చేయబడుతుంది మరియు ఈ ట్రాన్సిస్టర్లు ఇతర ట్రాన్సిస్టర్ల కంటే మెరుగైన పనితీరును అందిస్తుంది ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు అధిక ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేయాలనుకుంటే ఈ ట్రాన్సిస్టర్లన్నీ హెటెరోజంక్షన్ బైపోలార్ ట్రాన్సిస్టర్లు ఉత్తమ ఎంపిక కాబట్టి తరువాతి అధ్యాయంలో మీరు యాంప్లిఫైయర్లలో ఈ ట్రాన్సిస్టర్ల యొక్క అప్లికేషన్స్ ని చూస్తారు చాలా ధన్యవాదాలు బై